నమస్కారముగత రెండు సెషన్లలో మనం z పారామీటర్స్ మరియు y పారామీటర్స్ గురించి చర్చించాము Z పారామీటర్స్ విషయంలో మనం V1 మరియు V2 లకు సంబంధాన్ని ఏర్పరచుకున్నాము అనగా రెండు పోర్టులలోని ఓల్టేజ్ లను కరెంట్ ల పరంగా ఏర్పరచుకున్నాము Y పారామీటర్స్ విషయంలో మనం వోల్టేజ్ల పరంగా రెండు వైపులా కరెంట్ ల కోసం సంబంధాన్ని స్థిరీకరిస్తాము వోల్టేజ్ కరెంట్ మీద ఆధారపడి ఉన్నప్పుడు మూడవ పరిస్థితి తలెత్తవచ్చు అప్పుడు ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది నేటి సెషన్లో చర్చించబోయే కొత్త పారామీటర్స్ సమితిని ఇస్తుంది నేటి ఉపన్యాసం యొక్క చర్చను ప్రారంభిద్దాం నేటి సెషన్లో హైబ్రిడ్ పారామీటర్స్ గురించి చర్చిస్తాము మనం z మరియు y పారామీటర్స్ చూశాము కానీ 2 పోర్ట్ నెట్వర్క్ విషయంలో z మరియు y పారామీటర్స్ తెలుసుకోవడానికి మీకు ఎల్లప్పుడూ వశ్యత అవసరం లేదు మరొక పారామీటర్స్ సమూహాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది దీనిలో మీకు V1 మరియు I2 ఆధారిత వేరియబుల్స్ గా ఉంటాయిV2మరియు I1స్వతంత్ర వేరియబుల్స్ గా ఉంటాయి ఈ రకమైన సంబంధాలు మీరు ఎక్కువగా ట్రాన్సిస్టర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో చూస్తారు ట్రాన్సిస్టర్ల విషయంలో మీరు అధ్యయనం చేసినట్లయితే మనం h పారామీటర్స్ పరంగా ట్రాన్సిస్టర్ యొక్క సమానమైన నమూనాను అభివృద్ధి చేసాము ఆ సందర్భాలలో మనం నేటి సెషన్లో చర్చించే h పారామీటర్ వేరియబుల్స్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు అటువంటి పరికరాల h పారామీటర్స్ లను వాటి z మరియు y పారామీటర్స్ లను కొలవడం కంటే ప్రయోగాత్మకంగా కొలవడం చాలా సులభం అందుకే h పారామీటర్స్ ల గణనపై మనకు ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో మనం ఆ సర్క్యూట్ కోసం z పారామీటర్స్ను సృష్టించలేము కానీ ఈ సందర్భంలో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ను హైబ్రిడ్ పారామీటర్స్ లను ఉపయోగించి వర్ణించవచ్చు ఇప్పుడు మనం టెర్మినల్ వోల్టేజ్ లు మరియు కరెంట్ మధ్య సంబంధాలను ఎలా నిర్వచిస్తాము h పారామీటర్స్ విషయంలో ఇన్పుట్ పోర్ట్ వోల్టేజ్ అయిన V1 ఇన్పుట్ పోర్ట్ కరెంట్ మరియు అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్ లకు సంబంధించినదని మనం చెబుతాము V1h11I1h12V2 అదేవిధంగా I2 అయిన అవుట్పుట్ పోర్ట్ కరెంట్ ఇన్పుట్ పోర్ట్ కరెంట్ మరియు అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్ మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు దీనిని ఎలా నిర్వచిస్తాము అంటే I2h21I1h22V2 h పారామీటర్స్ లను తెలుసుకోవడానికి రెండు ప్రాథమిక సమీకరణాలు ఉన్నాయి ఇప్పుడు మాత్రిక రూపంలో మనం ఎలా సూచిస్తాము కనుక మీ దగ్గర ఏమి ఉంది అంటే V1 I2 h11 h12 h21 h22 I1 V2 hI1 V2 సారాంశంలో మనం దానిని ఇన్పుట్ లాగా అనగా ఆధారిత వెక్టార్ గా ప్రదర్శించవచ్చని చెప్పగలం మరియు అది వచ్చి దేనికి సమానం అంటే h పారామీటర్ మాత్రిక స్వతంత్ర వెక్టార్ ద్వారా గుణించబడినప్పుడు వచ్చిన దానికి సమానం ఇప్పుడు h పదాలను ఈ సందర్భంలో హైబ్రిడ్ పారామీటర్స్ లేదా h పారామీటర్స్ అంటారు కాబట్టి వాటిని హైబ్రిడ్ అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే ఈ సందర్భంలో మనకు నిష్పత్తుల Ratio's కలయిక ఉంది కాబట్టి మీరు h11 ని చూస్తే ఇది V1I1 మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది అలాగే h12V1V2 కనుక మీరు ఈ రెండు సమీకరణాలను చూసినప్పుడు పారామీటర్స్ లలో ఏకరూపత లేదని మీకు తెలుస్తుంది ఇవి h పారామీటర్స్ విషయంలో మనకు ఉన్న హైబ్రిడ్ రకమైన పారామీటర్స్ మీరు h పారామీటర్స్ లను ఎలా కనుగొంటారు V20 సెట్ చేయడం ద్వారా విలువ పారామీటర్స్ లను అంచనా వేయవచ్చు అంటే మీరు అవుట్పుట్ పోర్ట్ ని షార్ట్ సర్క్యూట్ గా సెట్ చేయవచ్చు లేక I10 అంటే ఇన్పుట్ పోర్ట్ ని ఓపెన్ సర్క్యూట్ చేయవచ్చు కాబట్టి మొదటి సందర్భంలో చూసినట్లయితే మనం V20ని సెట్ చేస్తాం అనగా అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ అని అర్థం కనుక మీరు ఈ రెండు సమీకరణాలలో V20 ని సెట్ చేస్తే ఏమి జరుగుతుంది h11V1I1h21I2I1 ఇప్పుడు రెండవ సందర్భంలో I10ని సెట్ చేయాలి కనుక ఇక్కడ మీరు I10 ను సెట్ చేస్తే h12 వచ్చి మీకు V2 పై V1గా వస్తుంది మరియు h22 వచ్చి V2 పై I2 గా వస్తుంది h12V1V2h22I2V2 ఇప్పుడు ఈ పారామీటర్స్ దేనిని సూచిస్తాయి h11 ఇంపెడెన్స్ను సూచిస్తుంది ఎందుకంటే ఇది V1 మరియు I1 మధ్య నిష్పత్తిh12అనేది ఓల్టేజ్ గెయిన్ ఎందుకంటే ఇది V1 మరియు V2 మధ్య సంబంధం h21అనేది కరెంట్ గెయిన్ ఎందుకంటే ఇది I2మరియు I1 మధ్య నిష్పత్తి మరియు h22అనేది అడ్మిట్టన్స్ ఎందుకంటే ఇది I2 మరియు V2 నిష్పత్తి కాబట్టి ఇప్పుడు మనకు పారామీటర్స్ గా ఇంపెడెన్స్ ఓల్టేజ్ గెయిన్ కరెంట్ గెయిన్ మరియు అడ్మిట్టన్స్ ఉన్నందున మనం వాటిని హైబ్రిడ్ పారామీటర్స్ గా పిలుస్తాము కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చెప్పగలరు అంటే h11 షార్ట్ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ h12 ఓపెన్ సర్క్యూట్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ h21 షార్ట్ సర్క్యూట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ h22 ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ అడ్మిట్టన్స్ ఇప్పుడు h పారామీటర్స్ ను z లేదా y పారామీటర్స్ విషయంలో మనం నిర్ణయించిన విధంగానే మీరు నిర్ణయించవచ్చు అంటే మీరు సంబంధాలను h పారామీటర్ సమీకరణాలను వ్రాయవచ్చు మరియు ఆ తర్వాత సులభంగా మీరు h పారామీటర్స్ ను కనుగొనవచ్చు పరస్పర సర్క్యూట్ల విషయంలో h12 h21 కాబట్టి 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క హైబ్రిడ్ మోడల్ ను మీరు ఇలా నిర్వచించవచ్చు మీరు ఎలా నిర్వచిస్తారు మీరు ఈ రకమైన సర్క్యూట్ను ఎలా గీస్తారు మనకు ఉన్న మొదటి సమీకరణాన్ని అనగా V1h11I1h12V2 ను మీరు చూసినట్లయితే అది h11 దీని ద్వారా ప్రవహించే కరెంట్ ద్వారా గుణించబడుతుంది మరియు ఆ తర్వాత మీకు h12V2ఉంటుంది ఇది వచ్చి ఆధారిత ఓల్టేజ్ సోర్స్ కనుక ఇది h12V2అవుతుంది ఇది కేవలం రెసిస్టన్స్ మరియు ఆధారిత వోల్టేజ్ సోర్స్ యొక్క శ్రేణి కలయిక అందుకే మీరు దీన్ని వోల్టేజ్ V1 పరంగా నిర్వచించారు ఇప్పుడు ఇక్కడ ఇది సమాంతర కలయిక కాబట్టి మీరు నోడల్ విశ్లేషణ ను నేరుగా ఉపయోగించుకోవచ్చు కనుక మీరు కిర్చాఫ్ కరెంట్ లా Kirchhoff's current law ఉపయోగిస్తే మీకు ఏమి వస్తుంది అంటే I2h21I1h22V2 h పారామీటర్స్ ను నిర్వచించడానికి ఉపయోగించినవే మనం మొదట సూచించిన ఈ రెండు సమీకరణాలు 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క హైబ్రిడ్ మోడల్ను గీయడానికి ఈ సమీకరణాలనే ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ఒక నిర్దిష్ట నెట్వర్క్ కోసం మీ సమానమైన h పారామీటర్ సర్క్యూట్ అవుతుంది ఇప్పుడు h పారామీటర్స్ తో దగ్గరి సంబంధం ఉన్న మరొక పారామీటర్ లు ఉన్నాయి మరియు వాటిని ఏమని పిలుస్తారు వాటిని g పారామీటర్ లు లేదా ఇన్వెర్స్ హైబ్రిడ్ పారామీటర్ లు అంటారు ఇప్పుడు h పారామీటర్స్ విషయంలో మనం V1 మరియు I2 మధ్య సంబంధాన్ని స్థిరీకరిస్తాము కాబట్టి h పారామీటర్స్ విషయంలోV1 మరియు I2 డిపెండెంట్ వేరియబుల్స్ ఇప్పుడు ఈ సందర్భంలో మీరు g పారామీటర్స్ లను లేదా ఇన్వెర్స్ ఆఫ్ h పారామీటర్స్ లను నిర్వచించేటప్పుడు మనకు I1 మరియు V2 డిపెండెంట్ వేరియబుల్స్ గా ఉంటాయి ఇండిపెండెంట్ వేరియబుల్స్ గా V1 మరియు I2 ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు టెర్మినల్ కరెంట్ లు మరియు వోల్టేజ్ లను ఎలా వివరిస్తారు I1g11V1g12I2 V2g21V1g22I2 ఇది g పారామీటర్స్ లను నిర్వచించే మరొక సమీకరణ సమితి కావచ్చు మాత్రిక రూపంలో మీరు ఎలా వ్రాయగలరు మీరు డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్గా వ్రాయవచ్చు I1 V2 g11 g12 g21 g22 V1 I2 gV1 I2 కనుక మీరు చూసినట్లయితే ఇవి h పారామీటర్స్ కు ఇన్వెర్స్ ఎందుకంటే h పారామీటర్స్ విషయంలో మనకు V1 మరియు I2 డిపెండెంట్ వేరియబుల్స్ గా ఉంటాయి ఇక్కడ దానికి విరుద్ధంగా ఉంటాయి అనగా I1 మరియు V2 డిపెండెంట్ వేరియబుల్స్ గా ఉంటాయి కాబట్టి మనం g ను హైబ్రిడ్ పారామీటర్స్ కు ఇన్వెర్స్ గా చెబుతాము లేక g పారామీటర్స్ అని క్లుప్తంగా చెబుతాము ఇప్పుడు మీరు g పారామీటర్స్ విలువలను ఎలా కనుగొంటారు ఈ పారామీటర్స్ విలువలను ఇప్పుడు V10 సెట్ చేయడం ద్వారా అంచనా వేయవచ్చు అంటే ఇన్పుట్ పోర్ట్స్ షార్ట్ సర్క్యూట్ అని అర్థం కాబట్టి h పారామీటర్స్ విషయంలో మనకు V20 ఉంటుంది అంటే అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది అని అర్థం ఇక్కడ V10 అంటే ఇన్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ మరియు I20 అంటే అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ అని అర్థం h పారామీటర్స్ విషయంలో మనం I10 ని సెట్ చేస్తాముఅనగా ఇన్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ అయిందని అర్థం ఇప్పుడు మీరు I20 ను సెట్ చేస్తేమనకి ఏమి వస్తుంది అంటే g11I1V1g21V2V1 మీరు V10 ను సెట్ చేస్తే అప్పుడు g12I1I2g22V2I2 g11 g12 g21మరియు g22 పారామీటర్స్ వరుసగా అడ్మిట్టన్స్ కరెంట్ గెయిన్ వోల్టేజ్ గెయిన్ మరియు ఇంపెడెన్స్ను సూచిస్తాయి మీరు వాటిని h పారామీటర్స్ తో పోల్చవచ్చు ఇక్కడ h11 ఇంపెడెన్స్ h12 వోల్టేజ్ గెయిన్ h21 కరెంట్ గెయిన్ మరియు h22 అడ్మిట్టన్స్ h పారామీటర్స్ విషయంలో మనకు ఉన్నదానికి పారామీటర్స్ విరుద్ధంగా ఉన్నాయని ఇక్కడ మీరు చూస్తారు ఇప్పుడు మీరు ఏమి చెప్పగలరు అంటే g11 ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ అడ్మిట్టన్స్ g12 షార్ట్ సర్క్యూట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ g21 ఓపెన్ సర్క్యూట్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ g22 షార్ట్ సర్క్యూట్ అవుట్పుట్ ఇంపెడెన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా మీరు z లేదా y పారామీటర్స్ విషయంలో చేసిన దానికి సమానమైన g పారామీటర్స్ ను తెలుసుకోవచ్చు ఇక్కడ ఇన్వెర్స్ హైబ్రిడ్ మోడల్ అంటే g పారామీటర్ మోడల్ మీరు ఇలా గీయవచ్చు మీరు ఇక్కడ చూస్తే కరెంట్ సోర్స్ మరియు రెసిస్టన్స్స్ లు సమాంతరంగా ఉంటాయి కనుక మీరు ఈ సందర్భంలో నోడల్ విశ్లేషణను ఉపయోగించవచ్చు మీరు కిర్చోఫ్ కరెంట్ లా ఇక్కడ వర్తింపజేస్తే అప్పుడు I1g11V1g12I2 ఇది మీకు లభించిన డిపెండెంట్ కరెంట్ సోర్స్ సర్క్యూట్ యొక్క ఈ భాగం విషయంలో ఇది మీకు లభిస్తుంది రెండవ భాగం విషయంలో మీరు డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ తో సిరీస్లోని రెసిస్టన్స్ లను చూస్తారు కాబట్టి మీరు కిర్చాఫ్ వోల్టేజ్ లా ని ఉపయోగిస్తారు మీరు కిర్చోఫ్ వోల్టేజ్ లా ని ఉపయోగించినప్పుడు మీరు V2g21V1g22I2 అని వ్రాస్తారు కనుక ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇవి రెండూ కూడా ఒకే సమీకరణాలు వీటిని మనం మొదట్లో g పారామీటర్స్ విషయంలో ప్రస్తావించాము కాబట్టి ఈ పారామీటర్స్ ను g పారామీటర్స్ కు సమానమైన సర్క్యూట్ గీయడానికి ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ భావనను కొన్ని ఉదాహరణల సహాయంతో అర్థం చేసుకుందాం h పారామీటర్స్ విషయంలో మొదట ఉదాహరణ తీసుకుందాం కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే మీ దగ్గర 2 ఓమ్ రెసిస్టెన్స్ 3 ఓమ్ రెసిస్టెన్స్ మరియు 6 ఓమ్ రెసిస్టెన్స్ లు కలిగి ఉన్న T సర్క్యూట్ ఉందనుకోండి ఇప్పుడు మనం h పారామీటర్స్ కనుగొనాలికాబట్టి h పారామీటర్స్ విషయంలో మనం ప్రాథమిక నిర్వచనాన్ని ఉపయోగిస్తాము కాబట్టి మనం మొదట h11 h21 ని నిర్ణయిస్తాము మనం మొదట కరెంట్ సోర్స్ I1ను ఇన్పుట్ పోర్ట్ కు కనెక్ట్ చేస్తాము మరియు అవుట్పుట్ పోర్టు ను షార్ట్ సర్క్యూట్ చేస్తాము కాబట్టి మీరు ఇక్కడ నవీకరణ చేసిన సర్క్యూట్ను చూస్తే మీకు ప్రశ్నలో T సర్క్యూట్ ఇవ్వబడింది ఇప్పుడు మీరు అవుట్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నారు అంటే ఈ సందర్భంలో V20 మరియు మీరు కరెంట్ సోర్స్ I1 ను ఇన్పుట్ పోర్టుకు వర్తింపజేస్తున్నారు ఇప్పుడు మీరు అవుట్పుట్ పోర్ట్ ను షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఈ 3 ఓమ్ మరియు 6 ఓమ్ రెసిస్టన్స్ ఇప్పుడు సమాంతరంగా ఉంటాయి కనుక మీరు ఏమి వ్రాయగలరు

V1I123||64I1 h11V1I14I1I14 ఇప్పుడు రెండవ సందర్భంలో మీరు ఏమి చేయాలి ఇప్పుడు మీరు ఈ సమయంలో కరెంట్ డివిజన్ విభాగాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ ప్రత్యేక విభాగంలో 3 ఓమ్ రెసిస్టన్స్ ఉన్న ప్రవాహాన్ని మీరు చూస్తే ఇక్కడ ప్రవహించే కరెంట్ 3 ఓమ్ మరియు 6 ఓమ్ రెసిస్టన్స్ గా విభజించబడుతుంది కాబట్టి కరెంట్ డివిజన్ ను ఉపయోగించి ఈ ప్రత్యేకమైన 3 ఓమ్ రెసిస్టన్స్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ ఏమిటో మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు కరెంట్ డివిజన్ ను ఉపయోగించి ఏమి పొందుతారు దీనిలో ప్రవహించే కరెంట్ విలువను మీరు పొందుతారు కానీ ఇక్కడ కూడా కరెంట్ విలువ వచ్చి I2 ఎందుకంటే కరెంట్ దిశ వ్యతిరేకం కాబట్టి మీరు ఏమి వ్రాయవచ్చు అంటే I2663I123I1 h21I2I1 23I1I1 23 ఇప్పుడు తరువాత మనం ఏమి చేయాలి మనం h12 మరియు h22 యొక్క విలువలను కనుగొనాలి కాబట్టి మనం ఏమి చేస్తాము ఈ సందర్భంలో వోల్టేజ్ సోర్స్ V2 ను అవుట్పుట్ పోర్టుకు అనుసంధానిస్తాము మరియు ఇన్పుట్ పోర్టును ఓపెన్ సర్క్యూట్ గా ఉంచుతాము ఈ సందర్భంలో I1వచ్చి సున్నా అవుతుంది మరియు మనం అవుట్పుట్ పోర్టుకు V2 ను వర్తింపజేస్తాము కాబట్టి మీరు ఈ నిర్దిష్ట సమయంలో వోల్టేజ్ డివిజన్ ని ఉపయోగిస్తే మీరు ఆ విలువను చూస్తారు V1663V223V2 h12V1V223V2V223 ఇప్పుడు కూడా మీరు ఏమి చెప్పవచ్చు అంటే V2I2369I2 h22I2V2I29I219S ఇప్పుడు మీరు చూసినట్లయితే h1223 మరియు h21 23 కాబట్టి మీరు ఈ సర్క్యూట్ పరస్పర సర్క్యూట్ అని చెప్పవచ్చు ఇప్పుడు తరువాత ఈ చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్ యొక్క g పారామీటర్స్ కనుగొనడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే సర్క్యూట్ ఒక హెన్రీ ఇండక్టర్ ఒక ఫరాడ్ కెపాసిటర్ మరియు ఒక ఓమ్ రెసిస్టన్స్ కలిగి ఉంది S యొక్క విధిగా మనం g పారామీటర్స్ ను కనుగొనాలి కనుక మనం మొదట ఈ సర్క్యూట్ను S డొమైన్ అయిన లాప్లాస్ డొమైన్గా మార్చాలి కాబట్టి మొదట దాన్ని లాప్లాస్ డొమైన్కు మారుస్తాము అనగా 1 హెన్రీ s డొమైన్లో మనం s అని చెబుతాము కెపాసిటర్ 1s గా సూచించబడుతుంది మరియు రెసిస్టన్స్ అదే విధంగా ఉంటుంది ఇప్పుడు g11 మరియు g21 విలువలను తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం మనం వోల్టేజ్ సోర్స్ V1 ను ఇన్పుట్ పోర్టుకు అనుసంధానిస్తాము మరియు అవుట్పుట్ పోర్టును ఓపెన్ సర్క్యూట్ చేస్తాము ఈ చిత్రంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఏమి జరుగుతుంది I2 సున్నా అవుతుంది మరియు ఇన్పుట్ పోర్ట్ నుండి కరెంట్ I1 ప్రవహిస్తుంది ఇప్పుడు I1 విలువ ఏమిటి I1 ను మీరు ఎలా సూచించవచ్చు అంటే I1V1s1 g11I1V11s1 ఇప్పుడు తరువాత మీరు ఏమి చేయాలి V1 పరంగా వోల్టేజ్ V2 విలువను మీరు తప్పక తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ వోల్టేజ్ డివిజన్ ను ఉపయోగించవచ్చు ఎందుకంటే V2ని ఒక ఓమ్ రెసిస్టన్స్ అంతటా వర్తించబడినందున వోల్టేజ్ డివిజన్ సహాయంతో దీనిని V1 పరంగా సూచించవచ్చు కనుక ఇప్పుడు మీరు వోల్టేజ్ డివిజన్ ను వర్తింపజేసినట్లయితే V21s1V1 g21V2V11s1 ఇప్పుడు తరువాత మనం g12 మరియు g22 ను కనుగొనాలి మనం కరెంట్ సోర్స్ I2 ను అవుట్పుట్ పోర్టుకు అనుసంధానించాలి మరియు ఇన్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేయాలి మనం ఇన్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేసాము అంటే V10మరియు అవుట్పుట్ టెర్మినల్ వద్ద కరెంట్ సోర్స్ I2 ను వర్తింపజేస్తాము ఇప్పుడు మనం g12 మరియు g22 విలువలను తెలుసుకోవాలి కాబట్టి మనం ఏమి చేస్తాము మనం కరెంట్ డివిజన్ ను ఉపయోగిస్తాము ఇక్కడ మీరు చూస్తే కరెంట్ I2 ఒక ఓమ్ రెసిస్టన్స్ తో పాటు ఇండక్టర్ ద్వారా ప్రవహిస్తోంది కనుక మీరు చూసినట్లయితే ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ యొక్క భాగం I2 యొక్క భాగం వచ్చి దేనికి సమానం అంటే మైనస్ ఆప్ I1 కు సమానం తప్ప మరొకటి కాదు కనుక మనము ఏం చేయాలి ఇండక్టర్ ద్వారా ప్రవహించే I2 యొక్క భాగాన్ని మనం కనుగొనాలి కాబట్టి దాని కోసం మనం కరెంట్ డివిజన్ ను ఉపయోగించుకోవచ్చు కనుక మీరు కరెంట్ డివిజన్ ను ఉపయోగించుకున్నట్లయితే I1 1s1I2 g12I1I2 1s1 ఇప్పుడు మనం V2 మరియు I2 మధ్య సంబంధాన్ని కనుగొనాలి V2 విలువ వచ్చి V2I21ss||19I2 g22V2I21sss1s2s1ss1 కాబట్టి ఇప్పుడు ఇది ఒక సాధారణ నెట్వర్క్ అయినా లేదా మీకు ఆ రెసిస్టన్స్ ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ ఉన్న నెట్వర్క్ లభిస్తేZ పారామీటర్స్ y పారామీటర్స్ h పారామీటర్స్ లేదా g పారామీటర్స్ లను మీరు సులభంగా కనుగొనవచ్చు కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగిస్తున్నాము ఈ సెషన్లో h పారామీటర్స్ మరియు g పారామీటర్స్ అనే రెండు ముఖ్యమైన పారామీటర్స్ గురించి చర్చించాము ధన్యవాదాలు